ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ ఉపన్యాసం 24 R C మరియు R L సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన నమస్కారం ఇదివరకటి లెక్చర్ లో RC సర్క్యూట్స్ యొక్క స్టెప్ ప్రతిస్పందన గురించి చర్చించాము ఈ లెక్చర్ లో RC సర్క్యూట్ ప్రతిస్పందన అందులో ప్రత్యేకంగా వోల్టేజ్ మరియు కరెంట్ విలువ ని చూద్దాము తదుపరి RL సర్క్యూట్ గురించి చర్చిద్దాం అంతేకాక RL సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన ఎలా ఉండబోతుందో చూద్దాం ఇప్పుడు ఇదివరకటి లెక్చర్ లో చర్చించినవి ఒక్క సారి నెమరువేసుకుందాం మనము ఎప్పుడైతే టైం విలువ "0" అవుతుందో అప్పుడు సర్క్యూట్ క్లోజ్ చేసి వుంది అని చెప్పవచ్చు ఈ ప్రత్యేక సంఘటనను వోల్టేజ్ సోర్స్ తో పాటు స్టెప్ ఫంక్షన్ కలయిక కు సమానంగా సూచించవచ్చు మరియు అప్పుడు ఇది RC సర్క్యూట్ అవుతుంది మరియు మనము చిత్రంలో చూస్తున్న RC సర్క్యూట్ యొక్క ఈక్వేషన్ మెష్ ఈక్వేషన్ సహాయంతో సాధించినది అని కనుగొన్నాము ఇప్పుడు మనం దీని వలన టైం t విలువ t0 అయినప్పుడు వోల్టేజ్ V 0 విలువ లో ఏ మార్పు ఉండదు అని మనకు తెలుసు మరియు టైం t విలువ t0 ఉన్నప్పుడు వోల్టేజ్ V 0 విలువ Vse tఈక్వేషన్ సహాయంతో లెక్కించబడుతుంది అని పొందాము ఈ విధంగా మనం మునుపటి ఉపన్యాసంలో ఇదే చర్చించాము ఇప్పుడు ఒకవేళ సోర్స్ వోల్టేజ్ VS V 0 అయితే ఏమవుతుందో చూద్దాం అప్పుడు వక్రరేఖ చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది ఒకవేళ ప్రత్యేకంగా ఈ ఈక్వేషన్ ను చూసినట్లయితే టైం t విలువ 0 గా ఉంటే దీని విలువ పెరగడం మొదలవుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే వక్ర రేఖను t విలువ సున్నా కి చేరుకునే ముందు గీస్తే అప్పుడు వోల్టేజ్ విలువను V0 గా ఉంచుతాము కాబట్టి మనము ఏమి చేసాము మనము వోల్టేజ్ విలువ V0 గా ఉంచాము మరియు ఆ తరువాత అది e tగా మారింది కాబట్టి మీరు టైం t లో వివిధ విలువలు ప్రతిక్షేపిస్తే అనగా టైం t విలువ ని 123 గనుక పెడితే మీకు చిత్రం లో చూపిన విధంగా కర్వ్ వస్తుంది ఇప్పుడు మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే స్టడీ స్టేట్ విలువ సాధారణంగా 5 టైం కాన్స్టాంట్స్ తర్వాత సంభవిస్తుంది కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ సోర్స్ వోల్టేజ్ VS కి సమానం అవుతుంది ఇప్పుడు మనం మరొక కండిషన్ తీసుకుందాం కెపాసిటర్ ఇనీషియల్ గా ఛార్జ్ చేయకపోతే అనగా V 0 0 అవుతుంది మీరు ఈ స్థితి లో V 0 0 అనే విలువను తప్పక ఉంచాలి కాబట్టి ఇప్పుడు మీకు టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే లభిస్తుంది కాబట్టి ఈ స్థితి లో ఏమి జరుగుతుంది మీ కర్వ్ ని 0 నుండి మొదలవుతుంది కాబట్టి టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ వున్నప్పుడు వోల్టేజ్ V S దగ్గర కర్వ్ స్థిరపడటం చూసారు మరియు టైం t విలువ సున్నా కన్నా తక్కువగా ఉంటే వోల్టేజ్ విలువ 0 గా ఉంటుంది కాబట్టి ఆ స్థితి లో కర్వ్ చిత్రంలో చూపిన విధంగా కనిపిస్తుంది చివరగా కర్వ్ వోల్టేజ్ VS దగ్గర స్థిరపడుతుంది ఇది వేరే ఏ వోల్టేజ్ కాకుండా సోర్స్ వోల్టేజ్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కెపాసిటర్ ద్వారా ప్రవహించే కరెంట్ను కనుక్కోమని అడిగితే మీరు మనకు లభించిన వోల్టేజ్ ఈక్వేషన్ ను డిఫరెన్షియాట్ చేయాలి కాబట్టి కరెంట్ i C dvdt అవుతుంది ఇప్పుడు డిఫరెన్షియాట్ చేస్తే మనం సాధారణంగా వేరే ఏ విలువ కాకుండా అనే విలువని పొందుతాము మరియు టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఇస్తున్నారు అని సూచించడానికి మీరు u ను కలుపుతారు ఎందుకంటే ఇది యూనిట్ ఫంక్షన్ టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే దీని విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ టైం t విలువ 0 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కు సమానం గా సూచించబడుతుంది ఇప్పుడు మీరు ఈ 2 ఈక్వేషన్లను చూస్తే ఈక్వేషన్ విలువ విపరీతంగా పెరుగుతుంది మరియు మీరు ఈక్వేషన్ విలువ చూసినప్పుడు ఇది విపరీతంగా తగ్గుతోంది ఎందుకంటే కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ కు సమానం అయినప్పుడు వోల్టేజ్ విలువ స్థిరపడుతుంది కరెంట్ విలువ చివరికి డై అవుట్ అవుతుంది కాబట్టి ప్రతిస్పందన ఏమి అవుతుంది ఇది కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ యొక్క ప్రతిస్పందన ఇది కొంత సమయమునకు t విలువ అనేది ఇన్ఫినిటీ కు చేరుతున్నప్పుడు వోల్టేజ్ Vs విలువకు చేరుతుంది మరియు కరెంట్ VsR నుండి ప్రారంభమవుతుంది కాబట్టి t విలువ 0 కి సమానం అని ప్రతిక్షేపిస్తే ఇక్కడ టైం t విలువ 0 కిసమానం అవుతుంది అనగా I0 అనేది VsR అవుతుంది మరియు ఇది ఎక్సపోనేన్సియల్ గా క్షీణిస్తుంది కాబట్టి ఇది సాధారణంగా 5 టైం కాన్స్టాంట్స్ తర్వాత స్థిరపడుతుంది ఎందుకంటే 5 టైం కాన్స్టాంట్స్ వద్ద మనకు లభించే విలువ 1 శాతం కన్నా తక్కువ అంటే అది దాదాపు 0 విలువకు స్థిరపడుతుంది కాబట్టి మనం ఉజ్జాయింపు గా 5 టైం కాన్స్టాంట్స్ తరువాత కరెంట్ లేదా వోల్టేజ్ విలువ ఈ స్థితిలో స్టడీ స్టేట్ విలువకు స్థిరపడుతుంది అని అనుకుందాం ఇప్పుడు RC లేదా RL యొక్క స్టెప్ ప్రతిస్పందన కనుగొనటానికి ఇంకో పద్ధతి కూడా ఉంది ఎందుకంటే ఇది రెండు రకాల సర్క్యూట్లకు వర్తిస్తుంది మనము ఏదైనా టైం t విలువ సున్నా కంటే ఎక్కువ గా ఉన్నప్పుడూ కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ అని కనుగొన్నాము ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ గనుక చూస్తే మీకు ఈక్వేషన్ లో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి అని తెలుస్తుంది దీనిని VVf Vn అని కూడా వ్రాయవచ్చు ఇక్కడ Vf Vs అవుతుంది మరియు అవుతుంది ఇక్కడ Vn సర్క్యూట్ యొక్క సహజసిద్ధమైన ప్రతిస్పందన అవుతుంది ఎందుకంటే మీరు సోర్స్ లెస్ RC సర్క్యూట్ ఈక్వేషన్న్ని గుర్తు చేసుకుంటేమనం అక్కడ సాధించిన ఈక్వేషన్ ఇక్కడ ఈక్వేషన్ లో వచ్చింది సమానంగా ఉంటుంది కాబట్టి ప్రతిస్పందనలో భాగంగా ఉన్నా Vn అనేది 5 టైం కాన్స్టాంట్స్ తర్వాత దాదాపు 0 కి క్షిణిస్తుంది సాధారణముగా దీనిని ట్రాన్సియెంట్ ప్రతిస్పందన లేదా సహజసిద్ధమైన ప్రతిస్పందన అని పిలుస్తారు సహజసిద్ధమైన ప్రతిస్పందన అని ఎందుకు పిలుస్తారు ఎందుకంటే ఇది సోర్స్ ఫ్రీ లేదాసోర్స్ లెస్ ప్రతిస్పందన ఇక్కడ ఎటువంటి ఎక్స్టర్నల్ సోర్స్ ని సర్క్యూట్ కి వర్తింపజేయము ఇప్పుడుVf అనగా ఫోర్స్డ్ ప్రతిస్పందన అని తెలుసు ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్ ప్రయోగించినప్పుడు సర్క్యూట్ ద్వారా ఉత్పత్తి అవుతుంది కాబట్టి దీని అర్ధమే ఏమిటి అంటే ఎప్పుడైతే మనం సర్క్యూట్ కోసం ఎక్స్టర్నల్ సోర్స్ గా పనిచేసే వోల్టేజ్ సోర్స్ లేదా కరెంట్ సోర్స్ ని సర్క్యూట్ కి వర్తింపజేసామో అప్పుడు అది ఏదైనా ఎక్స్టర్నల్ సోర్స్ గా పనిచేస్తుంది కాబట్టి ఈ స్థితి లో ఏమి జరుగుతుంది మీరు Vf అను పదము ఫోర్స్డ్ ప్రతిస్పందన గా సంభోధించబడుతుంది మనం దీనిని స్టడీ స్టేట్ ప్రతిస్పందన గా చెప్పవచ్చు ఎందుకంటే ఇది సర్క్యూట్ ఉత్తేజితమైన తర్వాత ఇది చాలా టైం ఇలానే ఉంటుంది ఈ స్థితి లో సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన స్టడీ స్టేట్ ప్రతిస్పందన తప్ప మరొకటి కాదు కాబట్టి ఇప్పుడు స్టడీ స్టేట్ ప్రతిస్పందన అనేది సర్క్యూట్ లో టైం t యొక్క విలువ ఇన్ఫినిటీ గా ఉన్నప్పుడు సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన కాబట్టి ఇప్పుడు మీరు VVs e tτ అని వ్రాయవచ్చు VS అనగా టైం t యొక్క విలువ ఇన్ఫినిటీ గా ఉన్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ అదేవిధంగా v0 అంటే ఏమిటి v0 అనగా టైం t విలువ గా వున్నప్పుడు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ ను మనం కు సమానంగా సూచించవచ్చు కాబట్టి ఇది సర్క్యూట్ యొక్క మొదటి ప్రతిస్పందన మరియు సహజసిద్ధమైన ప్రతిస్పందన కలయిక తప్ప మరొకటి కాదు ఇక్కడV0 అనేది టైం t విలువ 0 వున్నప్పుడు ఇనీషియల్ వోల్టేజ్ కు సమానం ఎందుకంటే ఈ స్థితి లో కెపాసిటర్ లో ఏమి జరుగుతుంది కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ తక్షణమే మారదు దీని అర్థం V0 యొక్క విలువ టైం t యొక్క విలువ వున్నప్పుడు మరియు టైం t యొక్క విలువ 0 వున్నప్పుడు సమానం గా ఉంటుంది మరియు V అనగా కెపాసిటర్ యొక్క స్టడీ స్టేట్ లేదా కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ యొక్క తుది విలువకు సమానం కాబట్టి ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం మరియు RC సర్క్యూట్కు సంబంధించి ఇప్పటివరకు మనం చర్చించిన వాటిని చూద్దాం ఇప్పుడు ఈ ఫిగర్ లో స్విచ్ a కు చాలా సమయం నుండి కలపబడి వుంది ఇప్పుడు టైం విలువ t కి సమానం గా ఉన్నప్పుడు స్విచ్ a నుండి b కి తరలించబడుతుంది అప్పుడు టైం t విలువ 0 కన్నా ఎక్కువగా ఉన్న సమయంలో వోల్టేజ్ v ను కనుక్కోవాలి మరియు టైం t విలువ 1 సెకను వున్నప్పుడు మరియు 4 సెకండ్స్ వున్నప్పుడు వోల్టేజ్ విలువను లెక్కించాలి ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను చూసినట్లయితే మొదట మీరు తెలుసుకోవలసిన విలువ ఏమిటంటే టైం t విలువ గా వున్నప్పుడు కెపాసిటర్ కు అప్లై చేయబడిన ఓల్టేజ్ విలువ అనగా స్విచ్ ని a నుండి b కి తరలించిన సమయానికి ముందు అని అర్ధం ఇప్పుడు మీరు సర్క్యూట్ ని చూస్తే మీరు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు దాని విలువ ఎంత ఉంటుంది ఎందుకంటే టైం t విలువ 0 కి సమానం గా ఉన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ విలువ 24 వోల్ట్ అని మీరు చెప్పవచ్చు ఇప్పుడు మనకు 3 కిలో ఓం మరియు 5 కిలో ఓం రెసిస్టెన్స్ ఉన్నాయి కెపాసిటర్ కు అప్లై చేయబడిన ఓల్టేజ్ రెసిస్టెన్స్ కు అప్లై చేయబడిన ఓల్టేజ్ఒకటే అవుతుంది మనం వోల్టేజ్ విభజన సూత్రాన్ని ఉపయోగించవచ్చు కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ ను కనుక్కోవాలి దీని విలువ 15 వోల్ట్స్ అవుతుంది ఇప్పుడు కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి అని మనం చెప్పవచ్చు కాబట్టి మనం V విలువను కనుగొన్నాం ఇప్పుడు టైం t విలువ 0 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు స్విచ్ మూసివేయ బడుతుంది ఇలాంటి స్థితి లో ఒకవేళ మీరు స్విచ్ను మూసివేస్తే చిత్రం లో చూపిన విధంగా కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది అప్పుడు మీకు రెసిస్టన్స్ మరియు మళ్ళీ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంటుంది 5 మిల్లీ ఫరాడ్అప్పుడు రెసిస్టర్ విలువ 4 కిలో ఓం మరియు వోల్టేజ్ సోర్స్ విలువ 30 వోల్ట్స్అవుతుంది ఈ స్థితి స్విచ్ a నుండి b కి తరలించినప్పుడు ఉన్న స్థితి కాబట్టి ఒకవేళ మీరు సర్క్యూట్ ని చుస్తే ఇవి సర్క్యూట్ యొక్క 2 టెర్మినల్స్ అని మీరు చూడవచ్చు ఇప్పుడు సర్క్యూట్ కి కుడి వైపు చూసినట్లయితే థేవినన్ ఈక్వివలెంట్ ఉంటుంది దీనిని కెపాసిటర్ టెర్మినల్స్ కు వర్తింపచేసాము కాబట్టి మీరు ఏమి చెప్పగలరు టైం t విలువ 0 కంటే ఎక్కువ గా ఉన్నప్పుడు సర్క్యూట్కు సమానమైన థేవినన్ ఈక్వివలెంట్ చిత్రంలో చూపిన విధంగా కనిపిస్తుంది కాబట్టి ఈ విభాగం మీ థేవినన్ ఈక్వివలెంట్ అవుతుంది కాబట్టి మీరు R Thఅనేది 4 కిలో ఓం తప్ప మరేమీ కాదు అని చెప్పవచ్చు కాబట్టి ఆ స్థితి లో ఏమిజరుగుతుంది τ యొక్క విలువ R ThC గా లెక్కించబడుతుంది ఇప్పుడు కెపాసిటర్ యొక్క విలువ ఏమి అవుతుంది ఎందుకంటే మీరు కెపాసిటన్స్ విలువ 5 మిల్లీ ఫరాడ్ గా ఉన్నప్పుడు టైం కాన్స్టాంట్ యొక్క విలువ కనుక్కోవాల్సిన అవసరం వుంది మీరు సరళీకృతం చేసినప్పుడు టైం కాన్స్టాంట్ యొక్క విలువ 2 సెకండ్స్ అని లభిస్తుంది ఇప్పుడు మీరు ఈ విధంగా సర్క్యూట్ను ఎక్కువ సమయం ఉంచినప్పుడు కెపాసిటర్ 30 వోల్ట్ ఉన్న వోల్టేజ్ v తో ఛార్జ్ చేయబడుతుంది మీరు V ఇన్ఫినిటీ యొక్క విలువ కేవలం 30 వోల్ట్స్ తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు కాబట్టి వోల్టేజ్ v యొక్క స్టడీ స్టేట్ విలువ 30 వోల్ట్స్ గా పొందాము ఇప్పటికే v యొక్క విలువ ను 15 వోల్ట్స్ అని లెక్కించాము కాబట్టి మీరు ఈ 2 భాగాల విలువలు మరియు టైం కాన్స్టాంట్ విలువను ప్రతిక్షేపిద్దాం మీరు టైం t యొక్క ఏ విలువ వద్ద అయినా వోల్టేజ్ విలువ అని పొందుతారు ఇప్పుడు మీరు టైం t యొక్క విలువ 1 కి సమానం అని ప్రతిక్షేపిస్తే మీకు t యొక్క విలువను 1 గా ఉంటే అప్పుడు వోల్టేజ్ v యొక్క విలువ 20 902 వోల్ట్స్ అవుతుంది అనగా 20 వోల్ట్స్ మరియు t విలువ 4 గా ఉంచినప్పుడు వోల్టేజ్ v యొక్క విలువ 27 972 వోల్ట్స్ గా పొందుతాము మీరు టైం t విలువ 1 నుండి 4 కి మారినప్పుడు చూసినట్లయితే కెపాసిటర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ పెరుగుతుంది మరియు చివరకు అది 30 వోల్ట్స్ స్టడీ స్టేట్ దగ్గర స్థిరపడుతుంది ఇప్పుడు RL సర్క్యూట్ లో స్టెప్ ప్రతిస్పందన గురించి మాట్లాడుదాం ఇప్పుడు మీరు చిత్రం లో ఎడమ వైపున ఉన్న బొమ్మను చూస్తే మీకు రెసిస్టన్స్ మరియు ఇండెక్టర్ రెండూ వోల్టేజ్ సోర్స్ VS కు సిరీస్ గా కలపబడి ఉంటాయి ఒకవేళ టైం t యొక్క విలువ 0 కు సమానమైనప్పుడు స్విచ్ మూసివేయబడుతుంది అనగా సర్క్యూట్కు వోల్టేజ్ వర్తించబడుతుంది మరియు చివరకు మీరు స్విచ్చింగ్ అనే దృగ్విషయం తో కూడిన ఈక్వివాలంట్ సర్క్యూట్ను చూడవచ్చు దీనిని Vsu తో సూచించవచ్చు ఇది వోల్టేజ్ సోర్స్ మరియు రెసిస్టెన్స్ R మరియు ఇండక్టర్ L కలిగి ఉంటాయి ఒకవేళ మనం టైం t యొక్క ఏ విలువ వద్ద అయినా ఇండక్టర్ లో ప్రవహించే కరెంటు I ఇండెక్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ ని కనుక్కునే అవసరం వుంది అని అనుకుందాం కాబట్టి మనం ఏమి చేద్దాం మనం 2 పద్ధతులు ఉపయోగించి RL సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన కనుక్కోవచ్చు మొదటి పద్దతి కేవలం క్రిచ్ఛాప్ లా Kirchhoff's Lawని వర్తింపజేయవచ్చు అనగా అర్ధం నోడ్ వద్ద కరెంట్ iR అని చెప్పవచ్చు ఈ కరెంట్ విలువ iL అని మనకు తెలుసు ఇది సమయం ఆధారిత కరెంట్ తప్ప మరొకటి కాదు సర్క్యూట్ కి KCL ను వర్తింపజేసి మనం గా వ్రాయవచ్చు ఇది సర్క్యూట్లో కేవలం క్రిచ్ఛాప్ కరెంట్ లా అప్లికేషన్ అవుతుంది మరియు దీనిని మీరు సరళీకృతం చేయవచ్చు మరియు ఇండక్టర్ యొక్క కరెంట్ విలువను కనుగొనవచ్చు ఈ విలువ టైం t యొక్క ఫంక్షన్ తప్ప మరొకటి కాదు దీనిని ప్రత్యామ్నాయ నైపుణ్యం ఉపయోగించి కూడా పరిష్కరించవచ్చు దీనిని ఇప్పుడే వివరించాం దీనిని సులభంగా ఉయోగించవచ్చు మరియు సులభంగా కనుక్కోవచ్చు కాబట్టిఇప్పుడు వచ్చిన ప్రతిస్పందన లో కొంత సహజసిద్ధమైన కరెంట్ మరియు కొంత ఫోర్స్డ్ కరెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు సహజసిద్ధమైన ప్రతిస్పందన అంటే Ae t అని చెప్పవచ్చు ఎందుకంటే సహజసిద్ధమైన ప్రతిస్పందన అన్ని వేళలా క్షీణిస్తుంది అని మీకు తెలుసు ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ వర్తింపజేయము కాబట్టి ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ ఏమైనా చివరికి 0 కి క్షీణిస్తుంది కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఎక్సపోసెన్షియల్ గా క్షీణిస్తుంది ఈ విధంగా సహజసిద్ధమైన ప్రతిస్పందన ఇలా సూచించబడుతుంది A అనేది మనం పరిష్కరించవలసిన కాన్స్టాంట్ మరియు τ అనేది టైం కాన్స్టాంట్ తప్ప మరొకటి కాదు τ యొక్క విలువ L R అని మనకు తెలుసు ఇప్పుడు ఫోర్స్డ్ ప్రతిస్పందన అంటే ఏమిటి ఎక్కువ సమయం స్విచ్ ని మూసివుంచిన తరువాత వచ్చేకరెంటు విలువని ఫోర్జ్డ్ ప్రతిస్పందన అనిఅంటారు కాబట్టి సర్క్యూట్ యొక్క సహజసిద్ధమైన ప్రతిస్పందన 5 టైం కాన్స్టాంట్ ల తర్వాత ఉండదు స్టడీ స్టేట్ కండీషన్ లో టైం t యొక్క విలువ అనంతం అని చెప్పవచ్చు అప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఇండెక్టర్ షార్ట్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది ఈ స్థితి లో ఫోర్స్డ్ ప్రతిస్పందన యొక్క విలువ VSR అవుతుంది దీనినిబట్టి i VS R Ae t ఇప్పుడుతరువాత పని మనము కాన్స్టాంట్ A యొక్క విలువను కనుక్కోవాల్సి ఉంటుంది ని ఇండెక్టర్ ద్వారా ప్రవహించే ఇనీషియల్ కరెంట్ అని అనుకుందాం దీని అర్ధం ఏమిటి అంటే టైం t విలువ వున్నప్పుడు అనగా స్విచ్ యొక్క అప్లికేషన్ కు ముందు అనగా సర్క్యూట్ లో స్విచ్ ఆన్ చేయబడింది మరియు వోల్టేజ్ సోర్స్ వర్తించబడుతుంది కాబట్టి ఆ సమయంలో ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ IO అని అనుకుంటాము అనేది వోల్టేజ్ సోర్స్ నుండి రాదు ఎందుకంటే ఇది ఇప్పటికీ వర్తించబడలేదు ఇది మొదట్లో వర్తింపజేయబడిన ఇతర సోర్స్ ల నుండి వస్తుంది మరియు ఇప్పుడు సర్క్యూట్లో ఉంది కొన్ని ఇతర దృగ్విషయాల వల్ల ఇండక్టర్లో కరెంటు ప్రవాహం వుంది మరియు దీనిని అని చెప్పవచ్చు ఎందుకంటే కొన్ని దృగ్విషయాల వలన సర్క్యూట్ లో టైం t విలువ సున్నా ఉన్నప్పుడు ఇనీషియల్ కరెంటు ప్రవాహం జరుగుతువుంది ఎందుకంటే ఇండెక్టర్ ద్వారా ప్రవహించే కరెంటు తక్షణమే మారదు కాబట్టి టైం t విలువ సున్నా వున్నప్పుడు ఏమి జరుగుతుంది ఒకవేళ టైం t యొక్క విలువను 0 కి సమానంగా ఉంచినట్లయితే e tτ విలువ 1 అవుతుంది మరియు అనేది మాత్రమే అవుతుంది కాబట్టి మీరు A యొక్క విలువను ఉంచినట్లయితే కరెంట్ అని పొందుతారు కాబట్టిఒకవేళ మీరు ఈ చిత్రం చూసినట్లయితే మరియు Vs R యొక్క విలువ I0 కన్నా తక్కువ ఉంటుంది అని ఊహిస్తే మీరు ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ యొక్క ప్రతిస్పందన చిత్రంలో చూపిన విధంగా ఉంటుంది కాబట్టి RL సర్క్యూట్ యొక్క పూర్తి ప్రతిస్పందన అని మనం ఏమి చెప్పగలం మీరు కేవలం టైం t యొక్క విలువ ఇన్ఫినిటీ వున్నప్పుడు కరెంటుని గా వ్రాయవచ్చు i అనగా టైం t యొక్క విలువ సున్నా వద్ద కరెంట్ విలువ మరియు అనగా టైం t యొక్క విలువ ఇన్ఫినిటీవద్ద కరెంట్ విలువ కాబట్టి వీటిని కరెంట్ యొక్క ఇనీషియల్ మరియు ఫైనల్ విలువలు అని పిలుస్తారు కాబట్టిఒకవేళ ఇనీషియల్ గా ఇండక్టర్ లో కరెంటు ప్రవహించకపోతే అనగా దీని అర్ధం I యొక్క విలువ సున్నా కి సమానం అవుతుంది అని మీరు చెప్పవచ్చు మీరు టైం t యొక్క ఏ విలువ వద్ద అయినా కరెంటు విలువ ని సూచించవచ్చు టైం t యొక్క విలువ సున్నా కన్నా తక్కువ ఉంటే కరెంటు విలువ సున్నా అవుతుంది టైం t యొక్క విలువ సున్నా కన్నా ఎక్కువ ఉంటే కరెంటు విలువ గా అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఇప్పటివరకు యొక్క విలువ కంటే ఎక్కువ ఉంటే ఇది ఎక్సపోసెన్షియల్ గా క్షీణిస్తుంది కానీ ఇక్కడ చూస్తే ఇది విలువ వద్ద స్థిరపడుతుంది ఎందుకంటే అనునది ఎక్సపోసెన్షియల్ పెరిగే విలువ కాబట్టి మనం చెప్పవచ్చు మీరు యూనిట్ స్టెప్ ఫంక్షన్ను వర్తింపజేస్తే అప్పుడు అవుతుంది కాబట్టిదీనిని I0 విలువ 0 కి సమానంగా ఉన్నప్పుడు RL సర్క్యూట్ యొక్క స్టెప్ ప్రతిస్పందన గా పిలుస్తారు కాబట్టిఇక్కడ ఉన్న కరెంటు ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ అవుతుంది ఇప్పుడు వోల్టేజ్ v అనేది VI కాబట్టి మీరు ఇంతకుముందు లభించిన కరెంట్ I ను డిఫరెన్షియేట్ చేయాలి ఎప్పుడైతే మనం డిఫరెన్షియేట్ చేస్తామో అప్పుడు మనకు Vt విలువ లభిస్తుంది Vt విలువ VtVs e tT ut అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుంది టైం t విలువ 0 కి సమానంగా ఉంటే ఇండెక్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ vf అవుతుంది మరియు అది ఎక్సపోసెన్షియల్ గా క్షిణిస్తూ 0 కి చేరుతుంది కాబట్టి ఈ ప్రతిస్పందన కెపాసిటర్ యొక్క ప్రతిస్పందన కి వ్యతిరేకం అవుతుంది ఎప్పుడైతే ఏ స్థితిలో కెపాసిటర్ వోల్టేజ్ విలువ స్టడీ స్టేట్ విలువకు పెరుగుతుందో ఆ స్థితి లో ఇండక్టర్ వోల్టేజ్ 0 కి స్థిరపడుతోంది మరియు అదేవిధంగా ఈ స్థితి లో కరెంట్ స్టడీ స్టేట్ విలువకు స్థిరపడుతుండగా కెపాసిటర్ విషయంలో కరెంటు విలువ 0 కి స్థిరపడుతుంది ఈ విధంగా మీరు L మరియు C యొక్క వోల్టేజ్ మరియు కరెంటు యొక్క ప్రతిస్పందనలు ఒకదానికొకటి వ్యతిరేకం అని చెప్పవచ్చు ఇప్పుడు RL సర్క్యూట్ యొక్క ప్రతిస్పందనను అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణని తీసుకుందాం ఇప్పుడు చిత్రం లో టైం t విలువ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు i విలువను మనం కనుక్కోవాల్సిన అవసరం ఉందిఅని చెప్పవచ్చు ఇప్పుడుమనము స్విచ్ చాలా సమయం నుండి మూసివేయబడింది అని అనుకుందాం మరియు అది టైం t యొక్క విలువ 0 కి సమానం అయినప్పుడు తెరవబడింది అని అనుకుందాము కాబట్టిఎప్పుడు స్విచ్ టైం t విలువ 0 కన్నా తక్కువ ఉంటే మూసివేయబడింది మరియు చాలా కాలం పాటు స్విచ్ ఆన్ చేయబడింది అంటే ఇండక్టర్ షార్ట్ సర్క్యూట్ అయిందని అర్థం మరియు ఇప్పటివరకు స్విచ్ మూసివేయబడినందున ఈ 3 ఓం రెసిస్టన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టిటైం t యొక్క విలువ సున్నా కి సమానం అయినప్పుడు కరెంటు I యొక్క విలువ ఎంత ఉంటుంది మీరు కేవలం KVL ను వర్తింపజేయడం ద్వారా 10 వోల్ట్స్ ని 2 ఓం రెసిస్టన్స్ కి వర్తింపచేయవచ్చు మరియు ఇది సర్క్యూట్లో కరెంట్ విలువను నిర్వచిస్తుంది కాబట్టి విలువ 5 ఆంపియర్ తప్ప మరేమీ కాదు మరియు సర్క్యూట్ ఆఫ్ చేసిన తర్వాత Io కూడా ఇండక్టర్ కరెంట్ తక్షణమే మారదు అని మనకు తెలుసు ఎప్పుడైతే సర్క్యూట్ లో టైం t విలువ సున్నా కి సమానం అవుతుందో అప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది అనగా I0 అనునది స్విచ్ ఆఫ్ కు ముందు సర్క్యూట్ లో వున్నా కరెంటు లేదా సర్క్యూట్ లో స్విచ్ ఆఫ్ అనే దృగ్విషయం తరవాత ఉన్న కరెంటు అవుతుంది కరెంట్ విలువ తక్షణమే మారదు కాబట్టి కరెంట్ విలువ 5 ఆంపియర్ అవుతుంది ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అనగా 2 ఓం మరియు 3 ఓం రెసిస్టెన్స్ సిరీస్లో ఉంటాయి కాబట్టి ఈ స్థితి లో ఏమి జరుగుతుంది టైం t విలువ ఇన్ఫినిటీ కి సమానం అయినప్పుడు కరెంట్ విలువ ఏమి అవుతుంది మీరు ఈ చిత్రాన్ని చూసినట్లయితే మరియు చాలా సమయం స్విచ్ ఓపెన్ చేసి ఉంచినప్పుడు మీరు వోల్టేజ్ ని వర్తింపజేస్తే ఇండక్టర్ మళ్లీ షార్ట్ సర్క్యూట్ అవుతుంది మరియు అప్పుడు ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ 2 ఓం మరియు 3 ఓం రెసిస్టెన్స్ల సిరీస్ కలయిక ద్వారా నడపబడుతుంది కాబట్టి ఆ స్థితి లో విలువ 2 ఆంపియర్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక చిత్రాన్ని చూస్తే మీరు థేవినిన్ ఈక్వివలెంట్ ని చూడవచ్చు 10 వోల్ట్స్ కు సిరీస్ లో 5 ఓం రెసిస్టెన్స్ ఉన్నప్పుడుథేవినిన్ ఈక్వివలెంట్ ఏమి అవుతుంది కాబట్టి ఇది ఇండక్టర్ వైపు నుండి థేవినిన్ ఈక్వివలెంట్ అవుతుంది కాబట్టివిలువ 5 ఓం తప్ప మరేమీ కాదు కాబట్టిమీరు కేవలం గా వ్రాస్తారు ఇప్పుడుమీరు టైం కాన్స్టాంట్ అయినా టౌ యొక్క విలువను కనుక్కోవాల్సిన అవసరం వుంది దీని విలువ కనుక్కోవడంలో L యొక్క విలువ 13H గా ఇవ్వబడింది మరియు RTH విలువ 5 ఇవ్వబడింది మీరు టౌ విలువ 115 సెకండ్స్ గాపొందుతారు ఇప్పుడు మీ చేతిలో అన్నివిలువలు ఉన్నాయి మీరు ఈక్వేషన్ లో విలువలను ప్రతిక్షేపించ వచ్చుమరియు దాని కోసం ఈ వ్యక్తీకరణను ఉంచవచ్చు కాబట్టిఇక్కడ విలువ 2 అవుతుంది మరియు i విలువ 5 అవుతుంది టౌ విలువ 115 అవుతుంది కాబట్టి చివరకు మీకు టైం t విలువ సున్నా కన్నా ఎక్కువ వున్నప్పుడు ఇండక్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ I విలువ అని పొందుతారు కాబట్టి దీనితో మనం ఈ రోజు సెషన్ను ముగిద్దాం ఈ సెషన్లో మనం RCయొక్క స్టెప్ ప్రతిస్పందన తో పాటు RL సర్క్యూట్ గురించి చర్చించాము కాబట్టి తరువాతి ఉపన్యాసంలో స్టెప్ ప్రతిస్పందనకు సంబంధించిన విషయాలతో మన ఉపన్యాసాన్నికొనసాగిద్దాం మరియు రెండవ ఆర్డర్ సర్క్యూట్లు కూడా చూద్దాం ధన్యవాదాలు